ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్స్ చూద్దాం ఇంజనీరింగ్ కోర్సులో ప్రాక్టికల్స్ ఎంతో ముఖ్యమైనవి ఇక్కడ రెండు ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటిది PV మాడ్యూల్ లేదా PV ప్యానెల్ యొక్క IV లక్షణాలను ఆసిల్లోస్కోప్ ఉపయోగించి ఎలా కొలవాలి ఇకపోతే రెండవది దీనిని ఆచరణాత్మకంగా ఎలా చేయాలి మరియు పివి మాడ్యూల్ను ఎలా అనుకరించాలి అనేది ఇప్పుడు మీరు ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు చూడండి PV మాడ్యూల్తో చేసే చాలా ప్రయోగాలు మీరు రాత్రి సమయంలో అంటే సూర్యుడు లేని సమయాల్లో చేస్తున్నారు మరియు సూర్యుడు ఉన్నప్పుడు ఉదయం సమయంలో కూడా ఇన్సోలేషన్ మారుతూ ఉంటుంది కాబట్టి PV మాడ్యూల్ యొక్క అవుట్పుట్ చాలా అనిశ్చితంగా ఉంటుంది అందువల్ల ముఖ్యంగా PV మాడ్యూళ్ళకు సంబంధించిన ప్రయోగాలు పని పరిశోధన పనుల కోసం మీరు నిర్దిష్టమైన PV మాడ్యూల్ లాగా అవుట్పుట్ లక్షణాన్ని ఇచ్చేదాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు కాని మీరు దీన్ని రోజులో ఎప్పుడైనా ఉపయోగించవచ్చు ఇది యుటిలిటీ గ్రిడ్ నుండి శక్తిని పొందుతుంది కాబట్టి PV మాడ్యూల్ను అనుకరించడం చాలా ముఖ్యం కాబట్టి పివి మాడ్యూళ్ళను అనుకరించే కొన్ని పద్ధతులను పరిశీలిస్తాము తద్వారా మన ప్రయోగాలు చేయవచ్చు PV ప్యానెల్ లేదా PV మాడ్యూల్ యొక్క IV లక్షణాన్ని ఎలా కొలవాలి అనే మొదటి సమస్యను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పుడు ఈ PV మాడ్యూల్ కలిగి ఉన్న సర్క్యూట్ను రూపొందిద్దాం రక్షణ డయోడ్లు సిరీస్ రక్షణ బైపాస్ డయోడ్ మరియు సమాంతర రక్షణ అన్నీ ఉంచుదాం ఇప్పుడు పూర్తి రక్షణతో PV మాడ్యూల్ ఉంది దాన్ని టెర్మినేట్ చేద్దాం ఇవి PV మాడ్యూల్ యొక్క టెర్మినల్స్ ఈ పివి మాడ్యూల్కు బాహ్య లోడ్ను కనెక్ట్ చేద్దాం దీనితోపాటు కరెంటు ను కొలవడానికి లోడ్ యొక్క శ్రేణిలో RSENSE అనే చిన్న రెసిస్టర్ కూడా కనెక్ట్ చేద్దాం ఇప్పుడు Ro వద్ద వోల్టేజ్ దీనిని మనం VT అని పిలుస్తాముT R0 అనేది వేరియబుల్ రెసిస్టెన్స్ ఇది ఒక వైర్ ఊండ్ రియోస్టాట్ కావచ్చు దీని ద్వారా ప్రవహించే కరెంటు ను కొలవబోతున్నాము దీనిని RSENSE అనుకుందాం RSENSE వద్ద వోల్టేజ్ను కొలిస్తే మనకు VSENSE వస్తుంది ఈ VSENSE ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడు ప్రస్తుత కరెంట్ iT అయితే సర్క్యూట్ లో చూపిన విధంగా VSENSE అనేది iT x RSENSE అవుతుంది కాబట్టి VSENSE అనేది iT కి అనులోమానుపాతంలో ఉంటుందిT RSENSE తెలిసినప్పుడు మీరు టెర్మినల్ కరెంట్ IT ని కనిపెట్టవచ్చు ఇప్పుడు ఈ సర్క్యూట్ కు సంబంధించిన పట్టిక మరియు I V లక్షణాలను తెలుసుకుందాం ఈ I V లక్షణాలను ఆసిల్లోస్కోప్లో ప్రత్యక్షంగా చూడలేము కాబట్టి మీరు మొదట పట్టిక వేయాలి తరువాత ప్లాటు చేయాలి కాబట్టి ఒక పట్టిక వేద్దాం పట్టిక లో ఏవేవి ఉండాలి క్రమ సంఖ్య R0 వేరియబుల్ రెసిస్టెన్స్ ohms లో మరియు వోల్టేజ్ VT VSENSE మరియు RSENSE ఆధారంగా i T ని కనిపెట్టవచ్చు కాబట్టి ఈ పట్టికను ఉపయోగించి మనం VT వర్సెస్ iT ప్లాట్ చేయవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు I V లాంటిది ప్లాట్ చేయవచ్చు దీని ద్వారా I V లక్షణాలను పొందవచ్చు దీనిని ఉపయోగించి మీరు పూరక కారకం సామర్థ్యము మరియు శక్తి ఈ విషయాలన్నీ కొలవవచ్చు కానీ ఇది మీకు DC విలువలను ఇచ్చే ఒక ప్రయోగం అయితే మీరు నేరుగా ఆస్సిల్లోస్కోప్లో చూడలేరు ఎందుకంటే ఇక్కడ స్వీప్ వోల్టేజి లేదు ఒకవేళ టెర్మినల్స్ మధ్య స్వీప్ వోల్టేజ్ మూలాన్ని ఉంచినప్పుడు అది ఖచ్చితంగా మీకు ఆస్సిల్లోస్కోప్లో ప్రత్యక్షంగా ఆ ప్లాటును చూపిస్తుంది ఆ ప్రయోగాన్ని తరువాత చూద్దాం కానీ ప్రస్తుత ప్రయోగం కోసం మీరు పట్టిక వేయాలి మరియు తరువాత దానిని మాన్యువల్ పద్ధతిలో లేదా అష్టపది వంటి ప్యాకేజీ ద్వారా VT వెక్టర్స్ వర్సెస్ IT వెక్టర్స్ గ్రాఫిక్గా ప్లాట్ చేయాలి IV లక్షణాన్ని ఆస్సిల్లోస్కోప్లో చూడగలిగే ఒక పద్ధతిని ఇప్పుడు చూద్దాం దాని కోసం సర్క్యూట్ రేఖాచిత్రాన్ని గీయండి ఇది సిరీస్ మరియు సమాంతర రక్షణ డయోడ్లతో కూడిన PV మాడ్యూల్ PV మాడ్యూల్ను టెర్మినేట్ చేద్దాం ఇప్పుడు టెర్మినల్స్ మధ్య మనం అనుకరణ వ్యాయామంలో చేసినట్లుగానే ఒక లోడ్ కాకుండా వోల్టేజ్ మూలాన్ని గీయండి ఆపై ఇక్కడ RSENSE అని పిలువబడే సిరీస్ రెసిస్టెన్స్ను కలుపుతాము ఇక్కడ మీకు ప్రస్తుతం టెర్మినల్స్ మధ్య ప్రవహించే కరెంటు విలువ కొలతను ఇస్తుంది ఇప్పుడు VT ఎలా ఉండాలి గమనించండి ఇక్కడ VT కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి WAVESHAPE ఈ విధంగా వస్తుంది వోల్టేజ్ ఏకదిశాంతంగా ఉన్నంత వరకు పూర్తి వేవ్ రెక్టిఫైయర్ వేవ్ ఆకారం లేదా సగం వేవ్ రెక్టిఫైయర్ ఆకారం వస్తుంది మీ వోల్టేజ్ ఏక దిశలో ఉన్నందున టెర్మినల్స్ ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉంటాయి ఎప్పుడు టెర్మినల్స్ పాజిటివ్గా ఉంటాయో అప్పుడు సిస్టమ్ మొదటి క్వాడ్రంట్లో ఉంటుంది ఇది చాలా ముఖ్యం మీరు రెగ్యులర్ సైన్ వేవ్ ఉపయోగిస్తుంటే వోల్టేజ్ నెగటివ్ గా ఉంటుందని అనుకుందాం ఆ సమయంలో వోల్టేజ్ నెగటివ్ గా ఉంటుంది మరియు ఇది పాజిటివ్ గా మారే సమయంలో సర్క్యూట్ కరెంట్ మార్గం ఉంటుందని మీరు చూస్తారు కనుక ఇది సర్క్యూట్ కోసం పెద్ద ఉప్పెన లాంటి కరెంట్ అవుతుంది ఇది ప్రమాదం కలిగిస్తుంది కాబట్టి VT నెగటివ్ గా వెళ్లకుండా చూడాలి కాబట్టి చాలా ముఖ్యంగా VT ఎప్పుడు ఒకే డైరెక్షన్లో ఉండేలా చూసుకోవాలి కాబట్టి వోల్టేజ్ ఒక సంపూర్ణ విలువ అయి ఉండాలి మరియు అది కరెంట్ తీసుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే iT అనే కరెంటు VT వోల్టేజ్ సోర్స్ గుండా వెళుతు ఉంటుంది కాబట్టి VT ఈ కరెంటును తీసుకోగలగాలి లేకపోతే సర్క్యూట్ పనిచేయదు ఒకవేళ మీరు రెక్టిఫైయర్లను ఉపయోగించి సంపూర్ణ విలువ సర్క్యూట్ను ఉంచినప్పటికీ రెక్టిఫైయర్ పూర్తి కరెంట్ తీసుకొనే సామర్థ్యాన్ని అనుమతించదు అందువల్ల వోల్టేజ్ ఏకదిశాత్మకంగా ఉండటమే కాదు అది కరెంట్ తీసుకొనే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ సర్క్యూట్ పని చేస్తుంది మరియు IV లక్షణాన్ని అసిల్లోస్కోప్లో ప్లాట్ చేయడానికి వీలవుతుంది మీకు అలాంటి వోల్టేజ్ సోర్స్ ఉంటే మీరు VT ని ఓసిల్లోస్కోప్ యొక్క బాహ్య ట్రిగ్గర్కు ఇచ్చి R SENSE వద్ద వోల్టేజ్ను సంగ్రహించి ఓసిల్లోస్కోప్ యొక్క ఛానల్ A లేదా ఛానెల్ B లలో ఒకదానికి ఇవ్వవచ్చు అప్పుడు మీరు XY ప్లాట్ లేదా I V లక్షణం స్క్రీన్ పై గమనించవచ్చు VT సిగ్నల్ విలువ ఎంత ఉంటుంది ఇక్కడ VT అనేది స్వీప్ సిగ్నల్ లాగా పనిచేస్తుంది అందువల్ల VT విలువ మాడ్యూల్ వోల్టేజ్ యొక్క విలువ పై ఆధారపడి వుంటుంది కాబట్టి మాడ్యూల్ వోల్టేజ్ విలువ VX అయితే VT యొక్క సిగ్నల్ విలువ అదే క్రమంలో ఉండాలి మీరు ఇచ్చే ఏకదిశాత్మక సిగ్నల్ ఏదైనా కావచ్చు అయితే ఏకదిశాత్మక మరియు కరెంట్ తీసుకోగలిగే సామర్థ్యం ఉన్నVT పొందడం అంత సులభం కాదు అనే విషయం గమనించాలి కాబట్టి మీరు సైనూసోయిడల్ అయిన వోల్టేజ్ ని మెయిన్స్ నుండి తీసుకుంటు ఉంటే ఇలాంటి తరంగ ఆకారాన్ని పొందడానికి మీకు ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ లేదా హాఫ్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ ఉపయోగించాల్సి ఉంటుంది మరియు మీరు రెక్టిఫైయర్ ఉపయోగిస్తే మీరు కరెంట్ను సింక్ చేయడం కుదరదు మరియు అందువల్ల మీరు దాని కోసం ఎలక్ట్రానిక్ నియంత్రిత విద్యుత్ వనరును తయారు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయంలో ఇలాంటి ఒక ప్రయోగం చేయడం చాలా కష్టం కాబట్టి సర్క్యూట్ను కొద్దిగా మార్చి చూద్దాం దీనివల్ల ఆచరణలో సులభంగా అమలు చేయవచ్చు అంతేకాక మీరు ఆసిల్లోస్కోప్లో I V లక్షణాన్ని త్వరగా పొందవచ్చు ఇప్పుడు అక్కడ ఒక మూలానికి బదులుగా ట్రాన్సిస్టర్ను ఉంచుదాము అది BJT లేదా MOSFET కావచ్చు దీనిని బేస్ డ్రైవ్ రెసిస్టెన్స్తో డ్రైవ్ చేద్దాం బేస్ మరియు ఎమిటర్ మధ్య ఒక రెసిస్టర్ కనెక్ట్ చేద్దాం ఇది ట్రాన్సిస్టర్ స్విచ్ ఆఫ్ అయ్యే సమయంలో బేస్ కరెంటును తొలగిస్తుంది ఆపై అక్కడ ఒక డయోడ్ కూడా ఉంచాలి ఇది ఏకదిశాత్మక వోల్టేజ్ మాత్రమే అనుమతిస్తుంది దీనివల్ల బేస్ డ్రైవ్ ఏకదిశాత్మకముగా ఉంటుంది అందువల్ల ట్రాన్సిస్టర్ సరైన దిశలో బేస్ కరెంట్ను అందుకుంటుంది ట్రాన్సిస్టర్ IT కరెంటు తీసుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు మనం ఈ వోల్టేజ్ ఎలా పొందాలి ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ నుండి ఈ వోల్టేజ్ తీసుకుందాం కాబట్టి ట్రాన్స్ఫార్మర్ను గీయండి ఇప్పుడు మీకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ ను ల్యాబ్లో ఉన్న ఆటోట్రాన్స్ఫార్మర్కు కనెక్ట్ చేద్దాం ఇది ఆటోట్రాన్స్ఫార్మర్ ఈ ఆటోట్రాన్స్ఫార్మర్ యొక్క ఇన్పుట్ 230V గ్రిడ్ అవుట్లెట్ యొక్క సరఫరాతో అనుసంధానించబడి ఉంది అంటే 230V ఇక్కడ కనెక్ట్ చేశాము అన్నమాట ఈ వోల్టేజి 0 నుండి 230V వరకు మారుతుంది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది దీని స్టెప్ డౌన్ నిష్పత్తి 230V నుండి 18V వరకు ఉంది కాబట్టి ఇది గరిష్ట విలువలో ఉన్నప్పుడు 18V మరియు ఇది కనీస విలువలో ఉన్నప్పుడు ఇది 0V ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు 0 నుండి 18V వోల్టేజ్ పొందుతారు ఇక్కడ రెండు దిశలలో సైన్ వేవ్ స్వింగ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఒక డయోడ్ ఉంచడం వల్ల మీకు పాజిటివ్ తరంగ రూపం లభిస్తుంది కాబట్టి బేస్ కరెంట్ పాజిటివ్ హాఫ్ వేవ్ గా మార్చబడి ఇది ట్రాన్సిస్టర్ను సరళ ప్రాంతం లో నడపడానికి ప్రయత్నిస్తుంది సైన్ వేవ్ స్వభావం కారణంగా బేస్ డ్రైవ్ పెరిగేకొద్దీ మొదట ట్రాన్సిస్టర్ ON స్టేట్ లోనికి మారుతుంది చివరగా కలెక్టర్ మరియు ఎమిటర్ టెర్మినల్ మధ్య రెసిస్టెన్స్ 0 అయినప్పుడు ఇది చివరికి సంతృప్త స్థితికి చేరుకుంటుంది మరియు ఆ సమయంలో ఈ వోల్టేజి VCESAT అవుతుంది కాబట్టి ఇక్కడ బేస్ కరెంట్ PV ప్యానెల్ యొక్క టెర్మినల్స్ ఇంపెడెన్స్ను మాడ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ BJT ట్రాన్సిస్టర్ ఎలక్ట్రానిక్ రియోస్టాట్ లాగా పనిచేస్తుంది BJT కలెక్టర్ ఎమిటర్ టెర్మినల్ మధ్య ఓల్టేజీ VT అనుకుందాం మరియు RSENSE వద్ద వోల్టేజ్ VSENSE అనుకుందాం VT ని ఆసిల్లోస్కోప్ యొక్క బాహ్య ట్రిగ్గర్కు ఇస్తాము VSENSE ఇప్పుడు ఈ విధంగా కొలవబడిందని గమనించండి దీనికి సంబంధించి ఇది పాజిటివ్ పొటెన్షియల్ అయితే ఇప్పటికీ VSENSE ఇలానే కొలుస్తారు అంటే మీకు ప్రతికూల వోల్టేజ్ లభిస్తుంది దీనికి ఒక కారణం ఉంది VSENSE మీరు ఛానల్ A లేదా ఛానల్ B కి ఇచ్చి విలోమం చేయండి ఎందుకంటే VSENSE ఈ పద్ధతిలో ప్రతికూలంగా కొలుస్తారు కారణం ఏమిటంటే మీరు డ్యూయల్ ఛానల్ ఓసిల్లోస్కోప్ను ఉపయోగించుకోవచ్చు మరియు దీనిని సాధారణ ప్రోబ్ పాయింట్గా చేసుకోవచ్చు ప్రోబ్ యొక్క సాధారణ పాయింట్ను ఇక్కడ కనెక్ట్ చేయవచ్చు మరియు మిగతా రెండు ఛానల్ ప్రోబ్స్ను కనెక్ట్ చేయవచ్చు ఒకటి ఇక్కడ కనెక్ట్ చేయవచ్చు మరొకటి ఇక్కడ కనెక్ట్ చేయవచ్చు దీనివల్ల మీరు డిఫరెన్షియల్ ప్రోబ్ ఆసిల్లోస్కోప్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు అందువల్లే నేను ఈ పాయింట్ వద్ద నెగటివ్ గా తీసుకున్నాను ఇప్పుడు దీనిని ప్రోబ్ కామన్ పాయింట్ లేదా ప్రోబ్ కామన్ పిన్ గా తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ప్రోబ్ ను కనెక్ట్ చేయవచ్చు ప్లస్ పాయింట్ ఇక్కడకు వెళ్తుంది ఇతర ప్రోబ్స్ ఇక్కడి నుండి బాహ్య ట్రిగ్గర్కు కనెక్ట్ అవుతాయి కాబట్టి దీన్ని మీరు ఆసిల్లోస్కోప్కు ఇస్తే ఆసిల్లోస్కోప్ IV లక్షణాలను ప్లాట్ చేస్తుంది